హలో మరియు సెక్యూర్ సిస్టమ్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం మునుపటి ఉపన్యాసం లో మనము మైక్రోఆర్కిటెక్చర్ అటాక్ కు సంబంధించిన వివరాలను పొందాము మరియు మనము కాష్ కోవర్ట్ ఛానెళ్లను చూశాము కాబట్టి కాష్ కోవర్ట్ ఛానెళ్ల గురించిన అంశం ఏమిటంటే మనకు 2 ప్రాసెస్లు ఉన్నాయి ప్రాసెస్ A మరియు ప్రాసెస్ B మరియు రెండూ ఒకే కాష్ మెమరీని పంచుకుంటున్నాయి మరియు ప్రాసెస్ A మరియు ప్రాసెస్ B ఒక దానితో ఒకటి కలిసిపోతున్నాయి తద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మైక్రో ప్రాసెసర్ అందించే అన్ని భద్రతా అంశాలు ఉన్నప్పటికీ ఒక ప్రాసెస్ నుండి డేటా మరియు సమాచారం ఇతర ప్రాసెస్కు ప్రసారం చేయబడతాయి ఇప్పుడు కోవర్ట్ ఛానెల్ ద్వారా ఈ కమ్యూనికేషన్ తప్పనిసరిగా ప్రాసెస్ A మరియు ప్రాసెస్ B ల మధ్య ఉన్న షేర్డ్ కాష్ మెమరీ కారణంగా అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం ఫ్లష్ రీలోడ్ అని పిలువబడే కాష్ టైమింగ్ అటాక్ యొక్క మరొక రూపాన్ని చూస్తాము ఈ అటాక్ కోసం క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథంల వంటి టార్గెట్ అప్లికేషన్ మరియు కాష్ మెమరీ ద్వారా క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథం గురించి రహస్య key లు లేదా రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి ఉపయోగించబడ్డాయి కాబట్టి ఫ్లష్ మరియు రీలోడ్ అటాక్ ను 1st అర్థం చేసుకోవడానికి కాపీని కాపీ ఆన్ రైట్ అని అర్ధం చేసుకోవాలి ఇది మనల్ని తిరిగి ఆపరేటింగ్ సిస్టమ్ కి తీసుకెళుతుంది అక్కడ ఫోర్క్ సిస్టమ్ కాల్ యొక్క అమలు ను పరిశీలిస్తాము కాబట్టి మనము పిలువబడు సాధారణ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఈ విధంగా కనిపిస్తుంది యూజర్ ప్రాసెస్లచే ఉపయోగించబడే ఫోర్క్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రారంభిస్తుంది మరియు ఆపరేటింగ్ సిస్టమ్ చైల్డ్ ప్రాసెస్ ను సృష్టిస్తుంది ఇది ఫోర్క్ సిస్టమ్ కాల్ తిరిగి వచ్చినప్పుడు అది వేర్వేరు విలువలతో తిరిగి రావచ్చు పేరెంట్ ప్రాసెస్ లో ఫోర్క్ చైల్డ్ ప్రాసెస్ యొక్క PID తో తిరిగి వస్తుంది అయితే చైల్డ్ ప్రాసెస్లో ఫోర్క్ 0 విలువతో తిరిగి వస్తుంది కాబట్టి పేరెంట్ ప్రాసెస్ ఇక్కడ ఉంటే ఈ సంకేతాల లో పరిమితి ని పొందవచ్చు మరియు ఇప్పుడే సృష్టించబడిన చైల్డ్ ప్రాసెస్ ఇక్కడ "else" లో అమలు అవుతుంది ఇప్పుడు ఫ్లష్ మరియు రీలోడ్ విషయం లో మనకు ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏమి జరుగుతుంది కాబట్టి ఫోర్క్ సిస్టమ్ అమలు అయినప్పుడల్లా OS పేరెంట్ ప్రాసెస్ యొక్క పేజీ డైరెక్టరీ మరియు పేజీ పట్టికను duplicate చేస్తుంది కాబట్టి మనం పొందగలిగేది ఇలా కనిపిస్తుంది కాబట్టి మనకు పేరెంట్ పేజీ డైరెక్టరీ పేజీ పట్టికలు మరియు క్లోన్ చేయబడిన చైల్డ్ పేజీ డైరెక్టరీ మరియు పేజీ పట్టిక ఉంటుంది పేరెంట్ ప్రాసెస్ మరియు చైల్డ్ ప్రాసెస్ కోసం వర్చువల్ అడ్రస్ లు చాలా సారూప్యంగా మ్యాప్ చేయబడినప్పటికీ RAM లో ఉన్నది భౌతిక మెమరీ మరియు ఇక్కడ మనం చూసేది ఏమిటంటే పేరెంట్ మరియు చైల్డ్ పేజీ పట్టికలు తప్పనిసరిగా భౌతిక మెమరీ లో అదే ప్రాంతాలకు మ్యాప్ చేయబడి ఉంటాయి కాబట్టి ఫోర్క్ సిస్టమ్ తిరిగి వచ్చినప్పుడు మనకు చైల్డ్ ప్రాసెస్ ఉంది ఇది పేరెంట్ ప్రాసెస్ యొక్క duplicate పేరెంట్ లేదా చైల్డ్ మధ్య RAM లోని ఈ పేజీలు పేరెంట్ లేదా చైల్డ్ కొన్ని నిర్దిష్ట డేటాను సవరించే వరకు భాగస్వామ్యం చేయబడుతున్నాయి ఇది జరిగినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మళ్లీ ప్రారంభించబడుతుంది మరియు ఉదాహరణకు ఒక క్రొత్త పేజీ సృష్టించబడుతుంది మనకు ఒక వేరియబుల్ ఉండి చైల్డ్ సృష్టించిన తర్వాత ఇది పేరెంట్ మరియు చైల్డ్ ప్రాసెస్ల మధ్య భాగస్వామ్యం చేయబడింది చైల్డ్ ప్రాసెస్ ఆ సూచనను అమలు చేయ బడినప్పుడు నిర్దిష్ట డేటాను సవరించుకుంటుంది అది ఆపరేటింగ్ సిస్టమ్లో లోపం ఏర్పడుతుంది మరియు ఆ మార్పు చేసిన డేటా కు అనుగుణమైన క్రొత్త పేజీ భౌతిక మెమరీలో చైల్డ్ ప్రాసెస్ కు కేటాయించబడుతుంది కాబట్టి దీని నుండి మేము పొందిన ప్రయోజనం ఏమిటంటే పేరెంట్ కు మరియు చైల్డ్ కు మధ్య పెద్ద భాగం పంచుకో బడుతుంది ఉదాహరణకు G వంటి చాలా సాధారణమైన లైబ్రరీని పరిగణనలోకి తీసుకుంటే ఇది ప్రింట్ ఎఫ్ మరియు స్కాన్ఫ్ వంటి కనీసం నిల్వ చేసిన సాధారణ సి ఫంక్షన్లకు ఉపయోగించబడుతుందని చూద్దాం ఈ copy and write కారణంగా ఆ వ్యవస్థలో ని ప్రతి ప్రాసెస్ ఉన్న అదే కాపీని RAM లో ఉన్నవి ఉపయోగిస్తాయి printf మరియు scanf ఫంక్షన్లు కాబట్టి ప్రతి ప్రాసెస్ యొక్క వేరే వర్షన్ ను కలిగి printf RAM లో నిల్వ చేయబడి ఉంటుంది దీనితో మనం సాధించే ప్రయోజనం ఏమిటంటే RAM లో ఎక్కువ భాగం సేవ్ అవుతుంది ఇప్పుడు మనం ప్రాసెస్ ట్రీ అని పిలువబడేదాన్ని పరిశీలిస్తాము ఇది చాలా ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్కు సాధారణ నమూనా మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఆపరేటింగ్ సిస్టమ్లోని అన్ని ప్రాసెస్లు ఫోర్క్ సిస్టమ్ను ఉపయోగించి సృష్టించబడతాయి 1st ప్రాసెస్ మినహా 1st ప్రాసెస్ ప్రతి విలక్షణమైన ప్రత్యేక వ్యవస్థలో Init అని పిలుస్తారు మరియు ఈ ప్రత్యేక ప్రాసెస్ను ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టించింది ఇక్కడ నుండి ఈ ప్రాసెస్ ఫోర్క్ చేస్తుంది మరియు వివిధ చైల్డ్ ప్రాసెస్లను సృష్టిస్తుంది ఈ విధంగా మొత్తం ప్రాసెస్ ట్రీను సృష్టిస్తుంది కాబట్టి మనకు తెలిసినట్లుగా ఇది ఒక ప్రాసెస్ ఇది ఆ ప్రాసెస్ యొక్క పేరెంట్ ఇది 2nd ప్రాసెస్ యొక్క పేరెంట్ మరియు మొదలైనవి కాబట్టి అన్ని ప్రాసెస్లు Init ప్రాసెస్ కు తిరిగి వెళ్తాయి ఇప్పుడు copy on write ఫలితంగా లైబ్రరీ కోడ్లు చివరికి భౌతిక మెమరీలో భాగస్వామ్యం చేయబడతాయి కాబట్టి ఉదాహరణకు మనకు రెండు ప్రాసెస్ లు ఉన్నాయి ఈ purple ప్రాసెస్ మరియు ఇక్కడ green ప్రాసెస్ మరియు మనము ఒకే లైబ్రరీ ఫంక్షన్ను ఉపయోగించాము ఈ సందర్భం లో SSL encryption చివరికి ఈ 2 ప్రాసెస్ లు వేర్వేరు వర్చువల్ మెమరీ ఖాళీలలో ఉన్నప్పటికీ చివరికి అవి భౌతిక మెమరీకి మ్యాప్ అయినప్పుడు వారు ఈ SSL encryption యొక్క అదే కాపీ ని RAM లో నిల్వ చేస్తారు కాబట్టి మనము ఈ 2 ప్రాసెస్లు ఎలా ఉన్నాయో చూద్దాం రెండూ SSL encryptionను అమలు చేస్తాయి ఇప్పుడు ఈ 2 ప్రాసెస్లు ఒకే చివరి స్థాయి కాష్ మెమరీని లేదా LLC కాష్ మెమరీని పంచుకున్నప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనం చూస్తున్న ఆర్కిటెక్చర్ ఇలాంటిదే మనకు కోర్లు ఉండాలి కోర్ 1 మరియు కోర్ 2 ఈ ప్రాసెస్ 1 కోర్ 1 లో మరియు ప్రాసెస్ 2 కోర్ 2 లో అమలు అవుతుంది మరియు మనం ఇంతకుముందు చర్చించినట్లుగా ఈ రెండు ప్రాసెస్లు ఒకే SSL encryption ను అమలు చేస్తాయి కోర్ 1 మరియు కోర్ 2 కూడా మనం ఊహించినట్టే అదే చివరి స్థాయి కాష్ను పంచుకుంటాయి కాబట్టి ఇది కాష్ మెమరీ ఎలా ఉంటుందో దాని ఎదిగిన చిత్రం ఇప్పుడు ఒక ప్రాసెస్ గ్రీన్ ప్రాసెస్ SSL encryptionను అమలు చేసినప్పుడు నిర్దిష్ట సంఖ్యలో కాష్ మిస్లు సంభవిస్తాయని మనకు తెలుసు ఫలితంగా ఈ SSL encryptionకు సంబంధించిన సూచనలు మరియు డేటా యొక్క భాగాలు ఉంటాయి ఇది కాష్ మెమరీలోకి లోడ్ అవుతుంది కాబట్టి 1st వన్ లో మనం పెద్ద సంఖ్యలో కాష్ మిస్లను పొందుతాము మరియు కాష్ అప్పుడు SSL encryption యొక్క కొన్ని అంశాల ను కలిగి ఉంటుంది 1st ఉదాహరణ లో ఈ ఎగ్జిక్యూషన్ ఒక ప్రాసెస్ కు అనుగుణంగా ఉంటుంది తద్వారా పెద్ద సంఖ్యలో కాష్ మిస్ లు సంభవిస్తాయి ఇప్పుడు 2వ ప్రాసెస్ ఖచ్చితమైన ఫంక్షన్ను అమలు చేసినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఈ ప్రాసెస్ అమలు చేసినప్పుడు డేటా ఇప్పటికే చివరి స్థాయి కాష్ లో ఉన్నందున ప్రాసెస్ 1 ద్వారా ముందస్తు అమలు కారణం గా సూచన లు ఇప్పటికే చివరి స్థాయి కాష్లో ఉన్నందున 2వ ప్రాసెస్ SSL encryption అమలు చేయబడినప్పుడు అప్పుడు కాష్ హిట్స్ పొందుతుంది అందువల్ల 2వ ప్రాసెస్ యొక్క అమలు సమయం 1వ ప్రాసెస్ యొక్క అమలు సమయం కంటే చాలా వేగంగా ఉంటుంది అయినప్పటికీ ఫంక్షన్ సరిగ్గా ఒకేలా ఉంటుంది దీనితో ఒక ప్రాసెస్ ఇతర ప్రాసెస్ యొక్క అమలు సమయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనం చూశాము మనం ఇప్పుడు కొంచెం వివరంగా చూస్తాము మరియు ఒక ప్రాసెస్ మరొక ప్రాసెస్ నుండి రహస్య సమాచారాన్ని ఎలా లీక్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు మనకు SSL encryption ఒక ఫంక్షన్ ఉంది మరియు ఆ SSL encryption లో ఈ ఫంక్షన్ను ఎక్స్పోనెంట్ అంటారు ఇది 3 వాల్యూస్ ని తీస్కుంటుంది b e మరియు m ఇది చాలా సాధారణం RAC encryption వంటి పబ్లిక్ key ciphers ఉపయోగించే ఫంక్షన్ కాబట్టి ఎన్క్రిప్షన్ వంటి విలక్షణమైన RAC లో ఈ రెండవ వాదన కీలకమైన వాదన రహస్యంగా ఉంటుంది ఇప్పుడు దాని లక్షణాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి మనం ఈ invocation న్ని చూస్తాము e వాల్యూ ఇక్కడ ఉపయోగించబడుతుందని మనం చూస్తాము ముఖ్యంగా e i అనగా e లో ith ఉన్నటు సూచిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫంక్షన్లో లూప్ ఉంది అది ఏమి చేయబడుతుందంటే మరింత ముఖ్యమైన బిట్ నుండి e 0 వరకు డౌన్ అది least significant bit మరియు ఈ ఫర్ లూప్ యొక్క ప్రతి ఇటఱషన్ కి ఒక చెక్ ఉంటుంది అది ఇత్ బిట్ యొక్క ఏ వేల్యూ 1 లెక్క 0 నా అని చూస్తుంది ఒక వేళా ith వేల్యూ 1 అయితే అప్పుడు మనము గుణకారం తరువాత మాడ్యులర్ తగ్గింపును చేస్తాము ith బిట్ 0 అయితే 8 మరియు 9 లోని ఈ 2 steps దాట వేయబడతాయి పైన పేర్కొన్న రహస్యం E i యొక్క ఒక బిట్ సమాచారాన్ని సేకరించేందుకు అదే చివరి స్థాయి కాష్ను పంచుకునే ఇతర ప్రాసెస్లో ఫ్లష్ ప్లస్ రీలోడ్ అటాక్ ని ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం చూస్తాము కాబట్టి మనకు ముఖ్యమైనది CLFLUSH అని పిలువబడు ఈ X 86 మద్దతు ఉన్న సూచన కాబట్టి ఈ CLFLUSH సూచన ఒక చిరునామా ను ఇన్పుట్గా తీసుకుంటుంది మరియు ఆ వ్యవస్థ లో ఉన్న అన్ని కాష్ల నుండి నిర్దిష్ట చిరునామా ను ఫ్లష్ చేస్తుంది కాబట్టి ఉదాహరణకు మీరు CLFLUSH ను అమలు చేసి 8 వ పంక్తి యొక్క చిరునామా ను అందిస్తారు మరియు ఇక్కడ నుండి హామీ ఇవ్వబడేది ఏమిటంటే ఈ కోడ్లోని 8 వ పంక్తికి అనుగుణమైన మొత్తం డేటా సిస్టమ్లోని అన్ని కాష్ల నుండి తీసివేయబడుతుంది కాబట్టి ఫ్లష్ మరియు రీలోడ్ అటాక్ ఈ క్రింది విధంగా పనిచేస్తుంది ముఖ్యంగా అటాక్ చేసే వారికి 2 దశలు ఉంటాయి ఫ్లష్ దశ మరియు తరువాత రీలోడ్ దశ ఉంటుంది ఫ్లష్ దశలో అటాక్ చేసే వారు ఇలాంటి పంక్తిని అమలు చేస్తారు ఫ్లష్ దశలో అటాక్ చేసే వారు ఇలాంటి సూచన లను అమలు చేస్తారు మరియు 8 వ పంక్తికి సంబంధించిన సూచనలు కాష్ మెమరీని నుండి ఫ్లష్ అవుతాయని నిర్ధారిస్తుంది రీలోడ్ దశలో అటాక్ చేసేవారు 8 వ పంక్తిలో ఉన్న సూచనలను యాక్సెస్ చేస్తారు మరియు అందువల్ల ఈ సూచనలు కాష్ మెమరీలోకి రీ లోడ్ చేయబడతాయి అందువల్ల ఏమి జరుగుతుందంటే అటాక్ చేసేవాడు నిరంతరం 2 మోడ్ల మధ్య టోగుల్ అవుతున్నాడు ఫ్లష్ మోడ్ ఇక్కడ ఈ CLFLUSH అమలు అవుతుంది మరియు డేటా కాష్ నుండి తరలించబడుతుంది అప్పుడు కొంత సమయం వేచి ఉండండి ఆపై రీలోడ్ మోడ్ ఉంది ఇక్కడ ఇటీవల ఫ్లష్ డేటా తీసుకోబడింది తద్వారా ఇది తిరిగి కాష్లోకి లోడ్ అవుతుంది మరియు 2nd డేటా ను రీలోడ్ చేసినప్పుడు దశలో అటాక్ చేసే వారు ఆ నిర్దిష్ట సూచనలను అమలు చేయడానికి తీసుకున్న సమయాన్ని కూడా కొలుస్తారు కాబట్టి కాష్ మిస్ ఉంటే అప్పుడు అమలు సమయం ఎక్కువగా ఉంటుంది మరో వైపు కాష్ హిట్ జరిగితే రీలోడ్ దశలో అమలు సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అటాక్ చేసే వారు ఫ్లష్ మరియు రీలోడ్ యొక్క ఈ 2 దశల మధ్య టోగుల్ చేస్తూనే సమయం పెరుగుతున్న కొద్దీ ఏమి జరుగుతుందో మేము చూస్తాము కాబట్టి ఇక్కడ ఎరుపు భాగం రీలోడ్ దశను చూపిస్తుంది మరియు ఇక్కడ ఉన్న నీలి భాగం ఫ్లష్ స్టెప్ కోసం సమయాన్ని చూపుతుంది ఉదాహరణకు ఇక్కడ ఒక ఫ్లష్ జరిగింది మరియు అటాక్ చేసిన వ్యక్తి కాష్ నుండి 8 వ పంక్తికి సంబంధించిన సూచనలను బయటకు తీయడానికి CLFLUSH ను ఉపయోగించారు ఇది కొంత సమయం వేచి ఉండి ఆపై రీలోడ్ దశ ప్రారంభించబడుతుంది 8 వ పంక్తికి సంబంధించిన సూచనలు కాష్ నుండి ఫ్లష్ అయినందున మనము ఉహించినట్లుగా మనము కాష్ మిస్ను పొందుతాము మరియు అందువల్ల రీలోడ్ చేయడానికి అమలు సమయం చాలా పెద్దదిగా ఉంటుంది ఇప్పుడు ఫ్లష్ మరియు రీలోడ్ దశలలో అమలు చేసిన బాధితుడు కూడా ఉన్నాడు అని అనుకుందాం మరియు బాధితుడు లూప్ కోసం మరియు 1 కు సెట్ చేయబడిన E I యొక్క ఒక నిర్దిష్ట విలువ కోసం ఇది 8 వ పంక్తిని మరియు 9 వ పంక్తిని అమలు చేసింది ఫలితంగా బాధితుల అమలు కాష్ మిస్ అవుతుంది 8 వ పంక్తికి సంబంధించిన సూచన లు మరియు 9 వ పంక్తి కాష్ మెమరీలోకి లోడ్ అవుతుంది ఇప్పుడు అటాక్ చేసేవారి రీలోడ్ దశను పరిగణించండి ఎందుకంటే రీలోడ్ దశలో అటాక్ చేసిన వ్యక్తి కాష్లో 8 వ పంక్తికి సంబంధించిన సూచన లు కాష్ హిట్లకు సాక్ష్యమిస్తాయి మరియు అందువల్ల ఈ ప్రత్యేక రీలోడ్ దశలో తక్కువ సమయం లో అమలు అవుతుంది అందువల్ల అటాక్ చేసిన వ్యక్తి ప్రాసెస్ 1 లోని 8 వ పంక్తికి సంబంధించిన సూచనలు అమలు చేశాడని మరియు దాని ఫలితంగా అతను E Ith బిట్ 1 గా ఉంటుంది అని ఇన్ఫర్ చేయగలుగుతారు కాబట్టి అనేక ఇతర అవకాశాలు ఉన్నాయని ఈ క్రింది 3 ఫిగర్స్ లో చూపించారు ఉదాహరణకు అటాక్ చేసేవారి రీలోడ్ దశ సంభవించే టప్పుడు లేదా కొంచెం ముందు లేదా రీలోడ్ దశ అమలు కావడానికి ముందే బాధితుడు బహుళ ప్రాప్యతలను కలిగి ఉండ వచ్చు ఈ ప్రత్యేకమైన స్లయిడ్ నుండి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే రీలోడ్ యొక్క అమలు సమయాన్ని పర్యవేక్షించడం ద్వారా అటాక్ చేసిన వ్యక్తి బాధితురాలి ప్రాసెస్ ద్వారా కొన్ని సూచన లు అమలు చేయబడ్డా లేదా అనే విషయాన్ని గుర్తించగలడు మరియు ఈ ప్రత్యేక సమాచారం నుండి అటాక్ చేసేవాడు బాధితుడి ప్రాసెస్ గురించి రహస్య సమాచారాన్నిఇన్ఫర్ చేయగలుగుతారు ఇక్కడి ఉదాహరణ లో ఈ సూచనలు అమలు చేయబడితే అటాక్ చేసేవారు ఆ E i bit key కోసం 1 విలువ ను ఇన్ఫర్ చేసు కుంటారు ఈ సూచనలు అమలు కాకపోతే అటాక్ చేసిన వ్యక్తి E i బిట్ 0 గా ఇన్ఫర్ చేస్తాడు ఈ ప్రత్యేకమైన స్లయిడ్ విటమిన్ లు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు రీలోడ్ సమయాన్ని చూపుతుంది కాష్ హిట్ ఉన్నప్పుడు గణనీయమైన వ్యత్యాసం ఉందని మనం స్పష్టంగా చూడవచ్చు మరియు ఈ ప్రాంతాలకు అనుగుణంగా ఉంటుంది కాష్ మిస్ కాబట్టి దీని నుండి అటాక్ చేసిన వ్యక్తి బాధితుల ప్రాసెస్ ద్వారా వాస్తవానికి ఏ సూచనలు అమలు చేయబడ్డాడో ఇన్ఫర్ చేయ వచ్చు కాబట్టి మనము ఈ ఫ్లష్ మరియు రీలోడ్ అటాక్ ని ఎలా ఎదుర్కుంటాము వాస్తవానికి ఇలాంటి అటాక్ ని నివారించడానికి చాలా స్పష్టమైన మార్గం ఏమిటంటే చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ చేత అమలు చేయబడిన copy and write సూత్రాన్ని ఉపయోగించకూడదు అయితే copy and write చేయటం చాలా సులభం ఎందుకంటే ఇది పూర్తి చేయడం కంటే సులభం వ్యవస్థలో ఉన్న RAM యొక్క స్థిర మొత్తాన్ని ఉపయోగించుకునే సమర్థవంతమైన మార్గం అయినప్పటి కీ భద్రతా లోపాలు ఉన్నప్పటికీ మనం copy and write కి సంబంధించి చూసేటప్పుడు ఇది ఇప్పటికీ పనులు చేయడానికి చాలా ఇష్ట పడే మార్గం అయితే ఇటీవల క్లౌడ్ ప్రొవైడర్ లు ఒక వర్చువల్ మెషీన్ నుండి మరొక వర్చువల్ మెషీన్కు copy and write ని నిరోధించారు ఈ ప్రత్యేకమైన అటాక్ ని నివారించడానికి మరొక మార్గం ఏమిటంటే CLFLUSH సూచనను పున రూపకల్పన చేసి దానిని ప్రత్యేక సూచనగా మార్చడం అందువల్ల ఒక సాధారణ అనువర్తనం CLFLUSH వంటి ఫంక్షన్ను ఉపయోగించదు అటువంటి సూచన సాధారణం గా మెమరీ కన్సిస్టెన్సీను సాధించడానికి ఉపయోగించబడుతుంది మరియు అనువర్తనాలకు సాధారణం గా ఇది అవసరం లేదు ఉదాహరణకు CLFLUSH ను ఒక ప్రత్యేక సూచనగా మార్చడం సూపర్ యూజర్లు లేదా రూట్ యూజర్లు మాత్రమే CLFLUSH ను ప్రారంభించ గలుగు తారు సిస్టమ్ ప్రత్యామ్నాయం ద్వారా మాత్రమే CLFLUSH ను ప్రాప్యత చేయడమే మరొక ప్రత్యామ్నాయం 3వ కౌంటర్ మెజర్ ఇప్పుడు Intel చేత స్వీకరించబడింది మరియు ఎల్లప్పుడూ కాష్ మెమరీని కలుపుకోని వాటిని సృష్టించడం AMD అనుసరిస్తుంది మనము ఈ విషయమై మరింత ముందుకు వెళ్ళము కాబట్టి ఆధునిక ఇంటెల్ మెషీన్ ముఖ్యంగా Intel I9 నుండి మరియు ఫ్లష్ మరియు రీలోడ్ అటాక్ను నిరోధించగల కాష్లను కలిగి ఉంది ఇతర పరిష్కారాలు వ్యవస్థలో ఉన్న fuzzing clocks ద్వారా అటువంటి పథకాలలో ఉపయోగించే సాధారణ గడియారం RDTSC టైమ్స్టాంప్ కౌంటర్ fuzzing clocks ద్వారా అటాక్ చేసేవాడు ఖచ్చితమైన సమయ కొలత చేయలేడు మరొక ప్రత్యామ్నాయం సాఫ్ట్వేర్ డైవర్సిఫికేషన్ ద్వారా మీరు మెమరీలోని వస్తువుల స్థానాలను ప్రస్తారణ చేస్తారు తద్వారా హిట్స్ మరియు మిస్లను పర్యవేక్షించడం ద్వారా లేదా హిట్స్ మరియు మిస్లను పొందడం ద్వారా ఆ ప్రదేశంలో వాస్తవానికి ఏ సూచనలను అమలు చేస్తున్నారో అటాక్ చేసేవారు సులభంగా గుర్తించలేరు ధన్యవాదాలు